నమస్కారము ఈరోజు సెషన్ లో మనము ఎలక్ట్రికల్ సిస్టం యొక్క మోడలింగ్ గురించి డిస్కస్ చేద్దాము ప్రాథమికంగా ఈ నిర్దిష్ట అంశాన్ని మీరు ఇప్పటికే అర్థం చేసుకున్నారు ఎందుకంటే మనము మన కోర్స్ అంతటా దీనిని చర్చించాము కాబట్టి మనము ఎలక్ట్రికల్ సిస్టం మోడలింగ్ అంటే ఏమిటో ఇంకోసారి గుర్తు చేసుకుందాం మరియు ఆ తర్వాత మనము ఎలక్ట్రికల్ సిస్టంను మెకానికల్ సిస్టం తో పోల్చుతాము మరియు మనము ఎలక్ట్రికల్ సిస్టం పరంగా మెకానికల్ సిస్టంలో ఉండే అనాలజీలను గుర్తించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈరోజు లెక్చర్ యొక్క డిస్కషన్ మొదలు పెడదాము మనము ఇది వరకే పాసివ్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్ ల యొక్క మోడలింగ్ ని చూసాము మనము రెసిస్టర్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ ల గురించి డిస్కస్ చేసాము రెసిస్టర్స్ గురించి మీరు ఇలా చెప్పవచ్చు అంటే R కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ డ్రాప్ ని eRtitR అని చెప్పవచ్చు అలాగే ఇండక్టర్ కోసం L కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ డ్రాప్ నిeLtLdidt గా మరియు కెపాసిటర్ కోసం మనము కరెంటు iని ప్రాథమికంగా కెపాసిటర్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ రూపంలో చూసాము కావున ectiCdt అవుతుంది మనము ఇదివరకే చర్చించినవి ఇవి ఇప్పుడు మనము ఇప్పటివరకు చర్చించిన గవర్నింగ్ ఈక్వేషన్స్ మరియు నియమాల గురించి చూద్దాము రెసిస్టర్ లకు సంబంధించి ప్రాథమికంగా ఓమ్స్ లా ohm's law అనేది రెసిస్టర్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ డ్రాప్ ని నిర్వచిస్తుంది అని చర్చించాము మరియు అది రెసిస్టర్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ డ్రాప్ eRt అనేది రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ i కి అనులోమానుపాతంలో ఉంటుంది అని తెలియజేస్తుంది అలాగే మనము డిస్కస్ చేసిన విధంగా రెసిస్టన్స్ కు అక్రాస్ గా ఉండే డ్రాప్ itR ద్వారా ఇవ్వబడుతుంది ఇండక్టర్స్ విషయంలో మనము ఇదివరకే ఇండక్టర్ L కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ డ్రాప్ eLt అనేది ఇండక్టర్ గుండా ప్రవహించే కరెంటు యొక్క డెరివేటివ్ కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టిeLtLdidt అని చెప్పవచ్చు కెపాసిటర్ విషయంలో మనము కరెంటు టర్మ్స్ లో డిస్కస్ చేసినప్పుడు i అనేది CdeCdt తప్ప మరోటి కాదు అని చూసాము కావున ఒకవేళ మీరు వోల్టేజ్ ని తీసుకుంటే ఒకవేళ మీరు వోల్టేజ్ ని కరెంటు మరియు కెపాసిటన్స్ యొక్క టర్మ్ లలో రిప్రజెంట్ చేయాలి అంటే మీరు ఏమని రాయవచ్చు అంటే కెపాసిటర్ C కి అక్రాస్ గా ఉండే వోల్టేజ్ డ్రాప్ ect అనేది కరెంటును టైం పరంగా ఇంటెగ్రల్ చేయగా వచ్చే విలువకు అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి ectiCdt అని రాయవచ్చు ఇప్పుడు ఎలక్ట్రికల్ నెట్వర్క్ల మోడలింగ్ కోసం మనము ఎలక్ట్రికల్ నెట్వర్క్ యొక్క ఈక్వేషన్ ని వ్రాసే క్లాసికల్ విధానాన్ని ఉపయోగిస్తాము మరియు ఇది రెండు పద్ధతులపై ఆధారపడి ఉంటుంది వాటిలో ఒకటి లూప్ మెథడ్ మరియు రెండవది నోడల్ విధానం మరియు ఈ రెండు విధానాలు కూడా కిర్చాఫ్స్ లా Kirchoff's law నుండి రూపొందించబడ్డాయి కాబట్టి మనము ఏమి డిస్కస్ చేసాము నోడల్ మెథడ్ అనేది ప్రాథమికంగా కిర్చాఫ్స్ కరెంటు నియమం మీద ఆధారపడి ఉంటుంది అని మనము డిస్కస్ చేసాము మరియు ఈ నియమం ప్రకారం ఒక పర్టికులర్ నోడ్ లోకి ఎంటర్ అయ్యే అన్ని కరెంటుల యొక్క అల్జీబ్రిక్ సమ్ అనేది సున్నాకి సమానం అవుతుంది కిర్చాఫ్స్ వోల్టేజ్ నియమం ప్రకారం మనము దీనిని లూప్ మెథడ్ అని కూడా అంటాము ఇందులో ఒక పూర్తి క్లోజ్డ్ లూప్ లో ఉండే అన్ని వోల్టేజ్ డ్రాప్ ల యొక్క అల్జీబ్రిక్ సమ్ సున్నా అవుతుంది కాబట్టి ఇవి రెండు మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్ ల యొక్క గవర్నింగ్ ఈక్వేషన్స్ లను కనుగొనడానికి ఉపయోగించే ప్రధాన నియమాలు ఇప్పుడు ఒక ఉదాహరణ సహాయంతో ఇప్పటివరకు మనము తెలుసుకున్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి సంబంధించిన నాలెడ్జ్ ని ఎలా ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క మోడల్ గా మార్చవచ్చో చూద్దాము కాబట్టి మనం ఇక్కడ ఫిగర్ లో ఇచ్చిన RLC సర్క్యూట్ ని కన్సిడర్ చేసుకుందాము ఇప్పుడు మీరు వోల్టేజ్ నియమాన్ని ఉపయోగించినప్పుడు et అనేది అప్లైడ్ వోల్టేజ్ మరియు మనం ఇండక్టెన్స్ L కు సిరీస్ లో R అనే రెసిస్టెన్స్ కలిగి ఉన్నాము మరియు కెపాసిటన్స్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ ec అవుతుంది ఇంకా సర్క్యూట్ గుండా ప్రవహించే కరెంటు i అవుతుంది కాబట్టి అప్లైడ్ వోల్టేజ్ ని eteReLecఅని మనము రాయవచ్చు ఇప్పుడు అప్లైడ్ వోల్టేజ్ యొక్క విలువ etectLditdtRitఅవుతుంది ఇప్పుడు సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంటు Cdecdtitఅవుతుంది అని కూడా మనకు తెలుసు కాబట్టి టైమ్ పరంగా ఈ ఈక్వేషన్ యొక్క డెరివేటివ్ ని చూసినట్టు అయితే మనము Ld2idt2RdidtiCdedt అని రాయవచ్చు ఇది మీరు రెండు ఈక్వేషన్ లను కలిపినప్పుడు మీకు లభించే ఈక్వేషన్ ఇప్పుడు మనము పొందిన ఈక్వేషన్స్ కిర్చాఫ్స్ వోల్టేజ్ నియమం నుండి మనం పొందిన ఈ మెయిన్ ఈక్వేషన్ మరియు ఇది కెపాసిటర్ గుండా ప్రవహించే కరెంటు విలువ అవుతుంది మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మరియు బ్లాక్ డయాగ్రమ్ సహాయంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని మోడల్ చేయడానికి ఈ రెండు ఈక్వేషన్ లను ఉపయోగిస్తాము కాబట్టి మనము ఇప్పుడే చూసిన సిరీస్ RLC సర్క్యూట్ యొక్క సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని ఎలా గీస్తామో చూద్దాము కాబట్టి మనకు రెండు ఈక్వేషన్ లు ఉన్నాయి మొదటిది etectLditdtRit ఇక్కడ ditdt ని బయటకు తీస్తే మనము దీనిని ఎడమవైపు తీసుకుంటాము ఆ తరువాత మనము ఈక్వేషన్ ని రి ఆరెంజ్ చేస్తాము అప్పుడు మనము didt1Let 1Lec RLi అని రాయవచ్చు మనకు లభించే మొదటి ఈక్వేషన్ ఇది మరియు రెండవది మన వద్ద ఇది వరకే Cdecdtit అని ఉంది ఇప్పుడు మనకు ఈ రెండు ఈక్వేషన్ లు వచ్చాయి ముందుగా మనము నోడ్ లను స్పెసిఫై చేయాలి మనము సాధారణంగా కెపాసిటర్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ ను మరియు ఇండక్టర్ లో ప్రవహించే కరెంటు ను రెండు ముఖ్యమైన స్టేట్ వేరియబుల్స్ లాగా లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గా కన్సిడర్ చేస్తాము అని మనకు తెలుసు ఒకవేళ మీరు దీనిని రాయాలి అనుకుంటే ec మరియు i టర్మ్ లలో రాస్తారు కాబట్టి మనం ఈ రెండింటినీ నోడ్ గా తీసుకుంటాము సర్క్యూట్ నుండి రావాల్సిన అవుట్పుట్ ec అవుతుంది కావున ec ని మనము అవుట్పుట్ గా కన్సిడర్ చేసుకుంటాము మరియు మనము తీసుకున్న ఇంకొక వేరియబుల్ కరెంటు i కాబట్టి ఈ రెండు నోడ్ లు మన వద్ద ఉన్నాయి ఆ తరువాత మూడవది ఇన్పుట్ e అనే ఇన్పుట్ కావున నోడ్ దగ్గర et ని కూడా అప్ప్లై చేస్తాము ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ ని చూపించడానికి మనకు didtఅవసరము ఉంది కాబట్టి ఇంకొక నోడ్ ని కలుపుతాము అవి didtమరియు decdt ఇప్పుడు మనకు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని రిప్రజెంట్ చేయడానికి కావాల్సిన నోడ్ లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి మీరు didt1Let 1Lec RLi అని చూడవచ్చు మీరు ఇప్పుడు ఏమి పొందారు మీరు ఈ పర్టికులర్ నోడ్ కి కనెక్ట్ అయిన ఈక్వేషన్ ను పొందారు didt యొక్క ఇంటెగ్రల్ తీసుకుంటే మీకు i లభిస్తుంది అని మీకు తెలుసు తర్వాత 1s ని గెయిన్ గా i డాట్ నుంచి i కి ప్రవాహాన్ని రిప్రజెంట్ చేయడానికి కలుపుతాము ఇప్పుడు మీరు i కలిగి ఉన్నప్పుడు ఇనీషియల్ కండిషన్ ని కూడా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గురించి మాట్లాడుకున్నపుడు ఈ నిర్దిష్ట అంశాన్ని మీరు కలిగి ఉన్నారు తర్వాత ఇంటిగ్రేటెడ్ బ్లాక్ ని ఎలా కలపాలి అని తెలుసుకున్నారు కాబట్టి మనం didtని ఇంటిగ్రేట్ చేసినపుడు ఇనీషియల్ కండిషన్ ని స్పెసిఫై చేస్తాము కాబట్టి ఇనీషియల్ కండిషన్ ని మనము isగా కన్సిడర్ చేసుకుంటాము కావున దానిని కూడా కలుపుతాము ఆ తర్వాత i అనేది ec కి ఎలా కనెక్ట్ అయి ఉందో చూస్తాము ఈ ఈక్వేషన్ ని మీరు తీసుకుంటే i అనేది decdt కి గెయిన్ సహాయం తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీరు దీనిని decdt1Cit అని రాస్తే మీరు దీనిని decdt కి గెయిన్ 1C తో కనెక్ట్ చేస్తారు ఇప్పుడు మీరు దీనిని కనెక్ట్ చేసారు ఇప్పుడు చివరిగా మీరు decdt ని ectతో కనెక్ట్ చేయాలి కాబట్టి didt మరియు i సందర్భంలో చూసిన విధంగా దానినే మనము ఇక్కడ కూడా అప్ప్లై చేయవచ్చు కాబట్టి decdt ఇంటిగ్రేటర్ ని ఉపయోగిస్తాము మనము 1s ఇంటిగ్రేటర్ గుండా వెళ్ళినప్పుడు మనకు ec యొక్క విలువ మరియు ఇనీషియల్ కండిషన్ లభిస్తుంది ecs యొక్క విలువ మనము కలిపే ఇనీషియల్ కండిషన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ రెండు ఈక్వేషన్ ల సహాయంతో మనము ఇప్పుడే చూసిన ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని గీయవచ్చు ఇప్పుడు అదే సమయంలో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని మనము బ్లాక్ డయాగ్రమ్ గా కూడా మార్చవచ్చు కాబట్టి మీరు బ్లాక్ డయాగ్రమ్ ని చూసినట్లు అయితే మీరు ఇన్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ని ఉపయోగిస్తే మీకు es అనేది వస్తుంది తర్వాత గెయిన్ 1L అవుతుంది ఇది సమ్మేషన్ బ్లాక్ దీనిలో 1L గెయిన్ గా ec నుండి మీకు ఇన్పుట్ వస్తుంది కాబట్టి Ec అనేది ఈ బ్లాక్ కి 1L అనే గెయిన్ తో కనెక్ట్ అవుతుంది మరియు ఇక్కడ సమ్మేషన్ లో భాగంగా నెగటివ్ ను పొందుతారు కాబట్టి కలపడానికి బదులుగా అది మొత్తం విలువ నుండి తీసివేయబడుతుంది అదే విధంగా ఇక్కడ మీకు లభించే కరెంటు విలువ i కోసం కూడా చేస్తాము మీకు RL గెయిన్ గా లభించింది ఆ తర్వాత మళ్ళీ దీని నుండి తీసేస్తారు కాబట్టి ఈ పర్టికులర్ సెగ్మెంట్ ని మీరు గమనిస్తే ఇక్కడి నుండి మీకు లభించే విలువ నిజానికి didtవిలువ అవుతుంది కాబట్టి మీరు సింపుల్ గా ఇక్కడ sI అని రాస్తారు మీరు దీనిని 1s బ్లాక్ గుండా ట్రాన్సఫార్మ్ చేస్తే మీకు I విలువ లభిస్తుంది ఇప్పుడు I ఇక్కడ ఇనీషియల్ కండిషన్is ని కలుపుతారు ఆ తర్వాత 1Cs గుండా వెళతారు కాబట్టి ec యొక్క విలువ లభిస్తుంది మరియు ఇనీషియల్ కండిషన్ ecsని కలుపుతారు మీరు రెండింటినీ కలిపితే మీకు Ecయొక్క విలువ లభిస్తుంది కావున ఈ విధంగా దీనిని ఉపయోగించి మీరు మనము డిస్కస్ చేసిన సిరీస్ RLC సర్క్యూట్ ని మ్యాథమెటికల్ మోడల్ లోకి ట్రాన్సఫార్మ్ చేయవచ్చు కాబట్టి ఈ బ్లాక్ డయాగ్రమ్ సిరీస్ RLC సర్క్యూట్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు తదుపరి ప్రాథమికంగా మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము కావున ఇంకొక విధానం ఏమంటే దీనినే మనము స్టేట్ వేరియబుల్ మెథడ్ ల రూపం లో రిప్రజెంట్ చేస్తాము కావున సిరీస్ RLC సర్క్యూట్ ని స్టేట్ వేరియబుల్ లలో ఎలా రిప్రజెంట్ చేయాలో అర్థం చేసుకుందాం మనకు ఆచరణాత్మక విధానం ఏమిటంటే ఇండక్టర్ లోని కరెంటు అంటే i ని మరియు కెపాసిటర్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ ec లను స్టేట్ వేరియబుల్స్ లాగా అసైన్ చేయడం ఇప్పుడు దీనిని ఎందుకు ఎంచుకుంటున్నాము అంటే స్టేట్ వేరియబుల్ లు సిస్టమ్ యొక్క ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ లకు నేరుగా రిలేట్ అయి ఉంటాయి మరియు వాటిలో L మరియు C లను ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ లుగా కన్సిడర్ చేస్తాము ఇండక్టర్ అనేది కైనెటిక్ ఎనర్జీ ని స్టోర్ చేసుకుంటుంది మరియు కెపాసిటర్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ ని స్టోర్ చేసుకుంటుంది i అనగా i మరియు ectలను ఏదైనా సమయం t దగ్గర స్టేట్ వేరియబుల్ లగా తీసుకోవడం ద్వారా మనము పూర్వపు స్థితి యొక్క పూర్తి వివరణ అంటే సిస్టం యొక్క ఇనీషియల్ స్టేట్ లను మరియు RLC నెట్వర్క్ యొక్క ప్రజెంట్ మరియు ఫ్యూచర్ స్టేట్ లు కూడా కలిగి ఉంటాము ఇప్పుడు నెట్వర్క్ యొక్క స్టేట్ ఈక్వేషన్స్ ముందుగా స్టేట్ వేరియబుల్ టర్మ్ లలోని C లోని కరెంటు మరియు L కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ లను మరియు అప్లైడ్ వోల్టేజ్ లను సమానం చేయడం ద్వారా వ్రాయబడతాయి కాబట్టి ఈ సందర్భంలో మనము ఇప్పుడే చూసిన ఇంతకు మునుపటి ఈక్వేషన్లను ఉపయోగించి వాటిని స్టేట్ వేరియబుల్ టర్మ్ లలో వ్రాయవచ్చు కాబట్టి మనము decdtiC అని రాయవచ్చు దీనిని మీరు సులభంగా ఈ ఈక్వేషన్ నుండి పొందగలరు మరియు మనము ఈ ఈక్వేషన్ లో ఎలాంటి ఫోర్సింగ్ ఫంక్షన్ కలిగి లేము ఈ సందర్భంలో A మాట్రిక్స్ యొక్క కాంపోనెంట్స్ 0 మరియు 1Cఅవుతాయి రెండవ ఈక్వేషన్ లో didt విలువ didt1Let 1Lec RLi అవుతుంది కాబట్టి మనము దానిని కంపైల్ చేయవచ్చు ect కి ఎదురుగా 1L వ్రాస్తాము మరియు i కి ఎదురుగా RLని వ్రాస్తాము ఈ విధంగా మనకు మాట్రిక్స్ A లభిస్తుంది మరియు మాట్రిక్స్ B లో ఫస్ట్ ఎలిమెంట్ 0 గా మీరు పొందుతారు మరియు ఆ తరువాతది 1L ఎందుకంటే సెకండ్ ఈక్వేషన్ లో మనము ఫోర్సింగ్ ఫంక్షన్ కలిగి ఉన్నాము కాబట్టి అది ఎలాగూ ఇన్పుట్ అవుతుంది కాబట్టి B కూడా 0 1L అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో స్టేట్ వేరియబుల్స్ ప్రాథమికంగా x1 x2 ec i ఆ తర్వాత మీరు ఈ ఈక్వేషన్ ని ఈ క్రింది విధంగా సింప్లిఫై చేయవచ్చు x1 x2 0 1C 1L RL ec i 0 1L et ఈ విధంగా మీరు కిర్చాఫ్స్ వోల్టేజ్ నియమాన్ని ఉపయోగించి సిరీస్ RLC సర్క్యూట్ లో రాసిన ఈ ఈక్వేషన్ ల సహాయంతో స్టేట్ ఈక్వేషన్ లోకి సులభంగా మార్చవచ్చని మనము చూడవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఈ సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని రాయగలరు ఇప్పుడు మనము రెండు వేరియబుల్స్ కలిగి ఉన్నాము కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ec అంటే కెపాసిటర్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ టర్మ్ లో మరియు i అంటే సర్క్యూట్ గుండా ప్రవహించే కరెంటు టర్మ్ లలో రాయవచ్చు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ సహాయంతో మరియు లేదా మనం ఇపుడే చూసిన బ్లాక్ డయాగ్రమ్ సహాయంతో ఈ ఇన్ఫర్మేషన్ ని కంపైల్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయిన EcE ని రాయవచ్చు కాబట్టి మీరు వ్రాసి సింప్లిఫై చేస్తే మీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈ కింది విధంగా లభిస్తుంది EcEs 21RLs 11LCs 211RCsLCs2 IEs 11RLs 11LCs 2Cs1RCsLCs2 ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాము ఒకవేళ మీరు ఈ ఫిగర్ లో RC సర్క్యూట్ కలిగి ఉంటే మనము సిస్టం యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను మరియు ఆ తరువాత లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ని కనుగొనాలి కాబట్టి మనము ఏమి చేయవచ్చు ప్రాథమికంగా సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను చివరకు కనుగొనాలి కాబట్టి కిర్చాఫ్ వోల్టేజ్ నియమాన్ని ఉపయోగించి ఇన్పుట్ einteRteC అని రాయవచ్చు ఇక్కడ eRIR మరియు eCt1Cidt లేదా ఈ ఫిగర్ ని కనుక మీరు చూసినట్లు అయితే e0t1CidteC అవుతుంది ఇది అవుట్పుట్ ఇప్పుడు ఈ పైన ఉన్న ఈక్వేషన్ ని కనుక మీరు టైమ్ పరంగా డిఫరెన్షియేట్ చేసినట్లు అయితే మీరు సింపుల్ గా iCde0dt అని లేదా షార్ట్ ఫామ్ లో Ce0i అని రాయవచ్చు ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ పొందాము తరువాత మనము దీనిని కిర్చాఫ్ వోల్టేజ్ నియమం ఈక్వేషన్ లో అంటే eintRCe0te0 లో ఉంచుతాము ఇక్కడ మీరు లాప్లాస్ ట్రాన్సఫార్మ్ రూపంలో ఏమి వ్రాయగలరు అంటే మీరు ఇలా వ్రాయగలరు Ein అనేది RCsE0E0 కి సమానం గా రాయవచ్చు దీని సహాయంతో లాప్లాస్ డొమైన్ లో మనకు సులభంగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లభిస్తుంది ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ E0Ein1RCs1 కాబట్టి కిర్చాఫ్ వోల్టేజ్ నియమం లేదా కిర్చాఫ్ కరెంట్ నియమంకి సంబంధించిన కన్వెన్షనల్ ఈక్వేషన్స్ సహాయంతో మీరు మీ సర్క్యూట్ ని లాప్లాస్ డొమైన్ లోకి మార్చవచ్చు మరియు ఆ తరువాత సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని కనుగొనవచ్చు ఇప్పుడు అనాలజీల గురించి మాట్లాడుకుందాము ముందుగా మనము మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ అనాలజీ గురించి మాట్లాడుకుందాము మెకానికల్ సిస్టంలను ఎలక్ట్రికల్ అనలాగస్ ద్వారా అధ్యయనం చేయవచ్చు మెకానికల్ సిస్టం మోడల్ లతో పోల్చితో వాటి సంబంధిత ఎలక్ట్రికల్ అనాలజీ లను సులభంగా నిర్మాణం చేయవచ్చు కాబట్టి ప్రాథమికంగా మెకానికల్ సిస్టం కోసం మనం రెండు ఎలక్ట్రికల్ అనాలజీలను అధ్యయనం చేస్తాము మొదటిది ఫోర్స్ వోల్టేజ్ అనాలజీ మరియు రెండవది ఫోర్స్ కరెంటు అనాలజీ కాబట్టి ముందుగా మనము ఫోర్స్ వోల్టేజ్ అనాలజీని అర్థం చేసుకుందాం ఇక్కడ ఫిగర్ లో చూపించిన మెకానికల్ సిస్టమ్ ని మీరు గమనించినట్లయితే మనకు ఒక డాష్ పాట్ మరియు ఒక స్ప్రింగ్ ఉన్నది మరియు ఇక్కడ మాస్ M కనెక్ట్ అయి ఉన్నది మరియు ఫోర్స్ F అప్ప్లై చేయబడుతుంది అది డిస్ప్లేస్మెంట్ x ఇస్తుంది ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ ఈ మెకానికల్ సిస్టం ప్రాథమికంగా ఇది ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టం కాబట్టి ముందుగా మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్ ని రాయాల్సి ఉంటుంది కాబట్టి మీరు మ్యాథమెటికల్ ఈక్వేషన్ ని రాసినప్పుడు మీరు దీనిని ఎలక్ట్రికల్ సిస్టం యొక్క మెష్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తారు మరియు ఆ తరువాత మీరు మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ సిస్టంల యొక్క అనలాగస్ క్వాంటిటీలను స్థిరీకరిస్తారు కాబట్టి మనము ముందుగా మీరు ఫిగర్ లో చూస్తున్న ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టం యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్ ని వ్రాద్దాము కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు మీరు FFmFbFk అని కలిగి ఉన్నారు Fm అనేది Md2xdt2కి సమానంగా ఉంటుంది ఇది M అనే మాస్ వలన మరియు Fb అనేది విస్కస్ ఫ్రిక్షన్ వలన Bdxdt అవుతుంది మరియు స్ప్రింగ్ ఉండడం వలన FkKx అవుతుంది కాబట్టి మీరు ఫోర్స్ ని FMd2xdt2BdxdtKx అని రాయవచ్చు ఇప్పుడు మనం ఒక సిరీస్ RLC సర్క్యూట్ ని కన్సిడర్ చేసుకుందాం ఇందులో వోల్టేజ్ V అప్ప్లై చేయబడుతోంది మరియు కరెంటు i అనేది ప్రవహిస్తోంది అనుకుందాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న ఎలక్ట్రికల్ సిస్టం కి ఈ క్రింది ఈక్వేషన్ రాయవచ్చు VRiLdidt1Cidt ఇప్పుడు మనం idqdtని పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాము దాని ద్వారా మనం ఇలా రాయవచ్చు VRdqdtLd2qdt2qC ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకు లభించినది హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ ని ముందుగా తీసుకుని రీ అరేంజ్ చేసినప్పుడు మీరు ఇలా వ్రాయవచ్చు VLd2qdt2RdqdtqC ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ సిస్టం కి సంబంధించిన మ్యాథమెటికల్ ఈక్వేషన్ మరియు మెకానికల్ సిస్టంకి సంబంధించిన మ్యాథమెటికల్ ఈక్వేషన్ కలిగి ఉన్నారు ఇప్పుడు మనము ఈ రెండింటినీ కంపేర్ చేద్దాము ఒకవేళ మీరు మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్ లకు చెందిన ఈక్వేషన్ లను కంపేర్ చేస్తే మనకు ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టం మరియు ఎలక్ట్రికల్ సిస్టం ల యొక్క అనలాగస్ క్వాంటిటీలు లభిస్తాయి కాబట్టి మీరు రెండు ఈక్వేషన్స్ లను కంపేర్ చేస్తే ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టంలో ఉండే ఫోర్స్ F అనేది ఎలక్ట్రికల్ సిస్టం లో ఉండే వోల్టేజ్ V కి అనలాగస్ గా ఉంటుందని మీరు సులభంగా తెలుసుకోవచ్చు మాస్ M అనేది ఇండక్టన్స్ కి మరియు ఫ్రిక్షనల్ కోఎఫీసియంట్ B అనేది రెసిస్టెన్స్ R కి అనలాగస్ గా ఉంటాయి స్ప్రింగ్ కాన్స్టంట్ K అనేది కెపాసిటన్స్ యొక్క రెసిప్రొకల్ అంటే 1C కి అనలాగస్ అలాగే డిస్ప్లేస్మెంట్ x అనేది ఛార్జ్ q కి అనలాగస్ గా ఉంటుంది అలాగే మీరు కనుక x ని డిఫరెన్షియేట్ చేస్తే అనగా dxdt చేస్తే మీకు వెలాసిటీ v లభిస్తుంది అలాగే q ని డిఫరెన్షియేట్ చేస్తే అనగా dqdt చేస్తే మీకు కరెంటు i లభిస్తుంది కాబట్టి వెలాసిటీ v అనేది కరెంటు i కి అనలాగస్ గా ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణ మెకానికల్ సిస్టం యొక్క వేరు వేరు క్వాంటిటీ లు ఏ విధంగా ఎలక్ట్రికల్ సిస్టంతో అనలాగస్ గా ఉంటాయో చూపుతుంది ఇంకా రోటేషనల్ సిస్టంని కూడా తీసుకుందాం అందులో ఫోర్స్ కు బదులుగా టార్క్ ని వోల్టేజ్ తో కంపేర్ చేయవచ్చు కాబట్టి టార్క్ వోల్టేజ్ విషయంలో మీకు అనాలజీ లభిస్తుంది మీరు ముందుగా ఒక రొటేషనల్ సిస్టమ్ ని కన్సిడర్ చేసుకుంటారు అందులో g అనేది రొటేటింగ్ బాడీ యొక్క ఇనర్షియా టార్క్ T అనేది అప్ప్లై చేయబడిన టార్క్ మరియు B అనేది విస్కస్ ఫ్రిక్షన్ మరియు ఇది యాంగిల్ అనే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది ఇప్పుడు టార్క్ ని ఇలా రాయవచ్చు

ఇప్పుడు మీకు రోటేషనల్ మెకానికల్ సిస్టంకి సంబంధించిన ఈక్వేషన్ లభించినది ఇప్పుడు మీరు దీనిని మళ్ళీ సిరీస్ RLC సర్క్యూట్ ఈక్వేషన్ తో కంపేర్ చేయవచ్చు మనము సిరీస్ RLC సర్క్యూట్ నుండి ఏమి పొందుతాము మనము పొందేది VLd2qdt2RdqdtqC ఇప్పుడు ఒకవేళ మీరు ఈ రెండింటినీ కంపేర్ చేస్తే మీరు టార్క్ T అనేది వోల్టేజ్ V కి అనలాగస్ అని అలాగే J అనే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇండక్టన్స్ L కి B అనే రొటేషనల్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ అనేది రెసిస్టెన్స్ R కి అనలాగస్ గా ఉంటుంది అని చెప్పగలరు టార్షనల్ స్ప్రింగ్ కాన్స్టంట్ K మీరు దీనిని కెపాసిటన్స్ C యొక్క రెసిప్రొకల్ కి అనలాగస్ గా ఉంటుంది అని అలాగే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది ఛార్జ్ q కి అనలాగస్ గా ఉంటుంది అని చెప్పగలరు మరియు యొక్క డెరివేటివ్ ని తీసుకుంటే మీకు యాంగులర్ వెలాసిటీ లభిస్తుంది అది dθdt కి సమానం అవుతుంది మరియు అది dqdt కి అనలాగస్ అవుతుంది అది కరెంటు i తప్ప మరొకటి కాదు కావున మనము ట్రాన్స్లేషనల్ మరియు రొటేషనల్ మెకానికల్ సిస్టంల గురించి తెలుసుకున్నాము మరియు మనం ఎలక్ట్రికల్ సిస్టంల పరంగా వాటి అనలాగస్ ల గురించి కూడా ఈరోజు డిస్కషన్ లో తెలుసుకున్నాము మనము రేపు మన డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాము అందులో మనము మెకానికల్ రిలేషన్షిప్ గురించి మరింత డిస్కస్ చేస్తాము ఇందులో మనము ఫోర్స్ వోల్టేజ్ అనాలజీ గురించి డిస్కస్ చేసాము రేపు మనం ఫోర్స్ కరెంటు అనాలజీ గురించి డిస్కస్ చేసి ఆ తర్వాత మన కోర్సు ని పూర్తి చేద్దాము ధన్యవాదాలు